అందరికీ నమస్కారం సెక్యూర్ సిస్టమ్ ఇంజనీరింగ్ కోర్సు లోని ఈ లెక్చర్ కు స్వాగతం ఈ ప్రదర్శనలో మనము ROP దాడిని పరిశీలిస్తాము ఇప్పుడు ROP దాడులు చేయడం చాలా కష్టం కాబట్టి నేను కోర్సును బోధించినప్పుడు కొంతమంది విద్యార్థులు సమర్పించిన ఒక ప్రత్యేకమైన అసైన్మెంట్ గురించి మనం చూద్దాం కాబట్టి ఈ అసైన్మెంట్ తప్పనిసరిగా ROP అనే డైరెక్టరీలోని ఫైల్తో పనిచేస్తుంది మరియు మీరు ఈ ఫైల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది VMలో భాగం ఇది ఈ కోర్సుతో పాటు వస్తుంది మరియు VMలో nptel codesmodule4ROP డైరెక్టరీలో మీరు ఈ అవసరమైన కోడ్ను చూడవచ్చు కాబట్టి దాడి చేసిన ఫైల్ TUT2 C ట్యుటోరియల్ 2 ఇక్కడ తప్పనిసరిగా చాలా విషయాలు ఉన్నాయి ఒక main మరియు ఒక concatenate first chars ఫంక్షన్ లు ఉన్నాయి మరియు ఈ కోడ్ లను వ్రాసిన విద్యార్థులకు నేను క్రెడిట్ ఇవ్వాలి కాబట్టి వారి రోల్ సంఖ్యలు ఇక్కడ ఉన్నాయి ఈ కోడ్ యొక్క సరైన పని క్రింది విధంగా ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూటబుల్ tut2 ఇది ఇలా పది పదాలను ఇన్పుట్ గా ఇస్తుంది మరియు అవుట్పుట్ ప్రతి ఇన్పుట్ పదం యొక్క మొదటి అక్షరం కాబట్టి ABCD నుండి J వరకు మొదటి అక్షరాలు తెరపై ముద్రించబడిందని మీరు ఇక్కడ చూస్తారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇదే చేస్తుంది మరియు ఈ ప్రోగ్రామ్లో వలనరబిలిటీ ఉంది concatenate first chars అనే ఈ ఫంక్షన్లో vulnerability ఉంది మరియు మనము వలనరబిలిటీ ఏమిటో చెప్పలేము కాని దానిని ఒక అసైన్మెంట్ మరియు ఈ ఫంక్షన్లో వలనరబిలిటీ తెలుసుకోవడానికి ప్రయత్నించడం ప్రేక్షకుల్లో ఎవరికైనా సవాలుగా ఉంటుందని అనుకోండి కానీ ఇక్కడ మనం చూడబోయేది ఏమిటంటే మనము ROP దాడిని నిర్మించడానికి ప్రయత్నిస్తాము అది ఆ వలనరబిలిటీని ఉపయోగిస్తుంది కాబట్టి ROP దాడి యొక్క లక్ష్యం ఏదో ఒకవిధంగా 10 ను లెక్కించడం ఇది ROP గాడ్జెట్లను ఉపయోగించి 1 నుండి 10 వరకు సంఖ్యల గుణకారం మరియు ఈ గ్లోబల్ వేరియబుల్ GLBలో ఫలితం యొక్క విలువను పూరించండి కాబట్టి ఈ GLB విలువ GLB ప్రింట్ లో ఎక్కడో ఒకచోట ముద్రించబడుతుంది మరియు ఈ ఫైల్ను చూస్తే GLB ఈ printfలో తప్ప మరెక్కడా ఉపయోగించబడదని మరియు మనం 10 ను లెక్కించడం లేదని లేదా ఈ ప్రత్యేక ప్రోగ్రామ్లో ఎక్కడైనా ఇతర కారకాలు లెక్కించడం లేదని గమనించండి కాబట్టి ROP దాడితో ప్రారంభించి ROP దాడితో చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే ప్రోగ్రామ్లో ఉన్న గాడ్జెట్లను గుర్తించడం కాబట్టి ఈ డైరెక్టరీ ROPGadget masterలో ఉన్న ఈ సాధనాన్ని ఉపయోగించి గాడ్జెట్లను పొందవచ్చు ఈ ROPGadget master కు వెళ్లి python ROPgadget py -binary ROPtesttut2 సాధనాన్ని ఉపయోగించండి బైనరీని ఇన్పుట్గా పేర్కొనండి మరియు మీరు అంచనా వేయదలిచిన ఎక్జిక్యూటబుల్కు pathని అందించండి కాబట్టి ఈ గాడ్జెట్ సాధనం ఏమి చేస్తుంది ROP గాడ్జెట్ సాధనం మొత్తం ఎక్జిక్యూటబుల్ tutorial 2 గుండా వెళుతుంది మరియు అది కనుగొనగలిగే అన్ని గాడ్జెట్లను గుర్తిస్తుంది కాబట్టి మనము ఈ ఫైల్ e1 లోకి అవుట్పుట్ను మళ్ళించగలము ఫైల్ e1 లో కొన్ని గాడ్జెట్లు ఉన్నాయి కాబట్టి ఈ గాడ్జెట్లలో ప్రతిదానికి కొన్ని ఇన్స్ట్రక్షన్ లు ఉన్నాయని గమనించండి మరియు తరువాత return లేదా returnf లేదా call ఇన్స్ట్రక్షన్ చివరలో ఉంటుంది ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేక చిరునామా నిర్దిష్ట గాడ్జెట్ యొక్క చిరునామా కాబట్టి మీరు చూసేటప్పుడు సాధనం ఎక్జిక్యూటబుల్ tut2 లో పెద్ద సంఖ్యలో గాడ్జెట్లను కనుగొంది మరియు వాస్తవానికి 13276 గాడ్జెట్లు ఉన్నాయి ఇప్పుడు మనము వ్రాయాలనుకుంటున్న పేలోడ్కు తిరిగి వచ్చి మనము 10 ను ఈ గాడ్జెట్లతో లెక్కించాలనుకుంటున్నాము కాబట్టి ముఖ్యంగా మనం చేయవలసింది ఈ 13276 నుండి ఒక గాడ్జెట్ను ఎంచుకొని వాటిని స్టాక్పై ఒక పద్ధతిలో అమర్చండి తద్వారా చివరికి 10 లెక్కించబడుతుంది మనము ఈ గాడ్జెట్లను ఎలా ఎంచుకుంటున్నాం అనే దాని గురించి మనము వివరాల్లోకి వెళ్ళము కాని దీనిపై మనము ఒక నివేదికను చూస్తాము కాబట్టి మొత్తం దాడికి సంబంధించిన నివేదిక ఇక్కడ ఉంది మరియు ఇక్కడ మనం చూసేది స్టాక్ యొక్క కంటెంట్ లు అందులో ప్రత్యేకించి ఫంక్షన్ concatenate first chars ఎగ్జిక్యూట్ చేయబడినప్పుడు స్టాక్ యొక్క కంటెంట్ లు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఒక స్టాక్ ఫ్రేమ్ యాక్టివ్ గా ఉందని మరియు ఈ ఫ్రేమ్ ఇలా కనిపిస్తుంది అని మనకు తెలుసు కాబట్టి రిటర్న్ అడ్రస్ ఉంది ఇది 4 బైట్లతో ఉంటుంది అప్పుడు మునుపటి ఫ్రేమ్ పాయింటర్ తప్పనిసరిగా మెయిన్కు అనుగుణంగా ఉంటుంది అప్పుడు కొన్ని ఇతర డేటా మరియు స్థానికులు ఉంటాయి కాబట్టి మన నిర్దిష్ట కంపైలేషన్ కోసం స్టాక్ మరియు స్టాక్ ఫ్రేమ్ యొక్క స్థానాలు ఇక్కడ ఈ క్రింది విధంగా ఉన్నాయి కానీ మీరు దీన్ని రన్ చేసినప్పుడు లేదా మీరు ఈ ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఈ చిరునామాలకు వేరే విలువను పొందవచ్చు ఏదేమైనా స్టాక్ యొక్క నిర్మాణం మరియు స్టాక్లో ఉన్న వివిధ డేటా యొక్క సాపేక్షత ఒకేలా ఉంటాయి కాబట్టి వాస్తవానికి ROP దాడి ఏమి చేస్తుందంటే ఇది ఈ రిటర్న్ ని mainగా భర్తీ చేస్తుంది మరియు ఇక్కడ గాడ్జెట్లను నింపడం ప్రారంభిస్తుంది కాబట్టి ఈ సమయంలో ఉంచిన మొదటి గాడ్జెట్ల నుండి మొదలుపెట్టి మీకు గాడ్జెట్లు ఇలా పైకి వెళ్తాయి అలా ఈ గాడ్జెట్లలో ప్రతి ఒక్క దానికి 10 ను లెక్కించడంలో కొంత ఆపరేషన్ ఉంటుంది గాడ్జెట్ సాధనాన్ని ఉపయోగించి tutorial2 లో కనిపించే 13000 బేసి గాడ్జెట్ల స్థలం నుండి తీసుకోబడిన 14 గాడ్జెట్లను మనము ఉపయోగిస్తాము మరియు ఇవి 13 గాడ్జెట్లు ఉపయోగించబడ్డాయి కాబట్టి ఈ గాడ్జెట్లు సరళమైన విషయాల మరియు క్లిష్టమైన విషయాల కార్యాచరణలో తేడా ఉంటాయి సరళమైన విషయాల ఉదాహరణకు రిటర్న్ ఇది నో ఆప్ ఆపరేషన్ చేయటానికి సమానం ఇష్టమైన విషయాల ఉదాహరణకు ఈ 6వ సంఖ్య గాడ్జెట్ ఇది తప్పనిసరిగా పూర్ణాంక గుణకారం ఇది ఈ ECX రిజిస్టర్ సూచించిన కొన్ని విషయాలను EX రిజిస్టర్తో గుణిస్తుంది ఈ గాడ్జెట్ల యొక్క వివరణ ఇక్కడ ఉంది కాబట్టి 10 ను లెక్కించడానికి మనం ఏమి చేస్తామంటే మనము గాడ్జెట్లను ఎంచుకుని మరియు అతను స్టాక్లో ఉంచే కార్యకలాపాల క్రమాన్ని నిర్మించడం ప్రారంభించాలి అంటే ఈ గాడ్జెట్లన్నీ దాని ఎగ్జిక్యూషన్ పూర్తి చేసిన తర్వాత మనము 10 ని పూర్తి చేయగలము లేదా పొందగలము అన్ని గాడ్జెట్లతో సవరించిన స్టాక్ ఇలా కనిపిస్తుంది కాబట్టి ఇది ఈ స్థానంలో ఉంచిన గాడ్జెట్ నంబర్1 నుండి ప్రారంభమవుతుంది ఈ స్థానంలో మొదట మనం చూసినట్లుగా mainకి రిటర్న్ ఉంది మరియు ఇప్పుడు మనము బఫర్ను ఓవర్ ఫ్లో చేస్తాము మరియు ఈ రిటర్న్ ని ఈ గాడ్జెట్ల శ్రేణితో భర్తీ చేస్తాము కాబట్టి ఎగ్జిక్యూషన్ సమయంలో ఏమి జరుగుతుంది మొదట గాడ్జెట్ 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది మరియు గాడ్జెట్1 లోని ఈ రిటర్న్ చిరునామాను గాడ్జెట్ 2కు అనుగుణమైన స్టాక్ నుండి ఎంచుకొంటుంది మరియు ఎగ్జిక్యూట్ చేస్తుంది తరువాత గాడ్జెట్ 3 గాడ్జెట్ 4 మరియు అదే విధంగా ఎగ్జిక్యూట్ చేస్తుంది గాడ్జెట్లను ఈ విధంగా ఉంచే క్రమం ద్వారా 10 చివరిలో లెక్కించబడుతుంది మరింత నిర్దిష్టంగా చెప్పాలంటే ఉదాహరణకు ప్రతి క్రమంలో అందునా ఒక స్థానంలో మనం 3 ను లెక్కించాము మరియు 3 ఫలితం గ్లోబల్ వేరియబుల్ GLB లో ఉంచబడుతుంది ఈ ప్రదేశంలో ఉన్న GA9 గాడ్జెట్ల నుండి GA8 గాడ్జెట్ వరకు మనం 4 ను లెక్కిస్తాము ఈ mov EX నుండి 4 వరకు మరియు తరువాత GLB యొక్క విషయాలకు ఇది స్పష్టంగా తెలుస్తుంది మనము 4ను గుణిస్తాము మరియు అందువల్ల మరికొన్ని గాడ్జెట్ల తరువాత మనము GLB లో 4 ని నిల్వ చేస్తాము ఇప్పుడు ఇది 5 6 వంటి క్రమంలో మొత్తం 10 లెక్కించబడే వరకు చాలాసార్లు పునరావృతమవుతుంది ఇది చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బహుశా ఎదుర్కోవాల్సిన ఒక అడ్డంకి ఏమిటంటే స్టాక్ సెగ్మెంట్ వాస్తవానికి ఓవర్ ఫ్లో అవుతుంది ఎందుకంటే ఇది రెండవ ఫంక్షన్ నుండి వచ్చింది మరియు ఇది main తరువాత ప్రారంభించబడుతుంది

అందువల్ల స్టాక్ యొక్క కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది మరియు మనము ఈ స్టాక్లో గాడ్జెట్లను జోడించడం కొనసాగిస్తే స్టాక్ చాలా తేలికగా ఓవర్ ఫ్లో అవుతుంది మరియు ఉద్దేశించిన విధంగా పనిచేయదు కాబట్టి గాడ్జెట్లను ఎంచుకోవడం మరియు గాడ్జెట్లను ఆ విధంగా ఉంచడం చాలా గమ్మత్తైన మార్గం తద్వారా అవసరమైన పేలోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఈ విషయం ఎలా పనిచేస్తుందో చూద్దాం మనము దీని యొక్క అంతర్గత విషయాల గురించి వివరాలలోకి వెళ్ళము ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైనది మరియు తప్పనిసరిగా ఈ కోర్సు యొక్క పరిధిలో లేదు దీన్ని రన్ చేయండి మరియు ఇన్పుట్ ఏంటంటే ఇన్పుట్ గాడ్జెట్లు ఉంచిన ఈ ఫైల్ input vm కాబట్టి ఇది బైనరీ ఫైల్ మనము దానిని od కమాండ్ తో తెరవగలము వాస్తవానికి ట్యుటోరియల్ ప్రోగ్రామ్కు పంపబడిన ఇన్పుట్ ఇది కాబట్టి ఈ ROP గాడ్జెట్లు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాయో చూద్దాం కాబట్టి ఒక payload vm py ఉంది ఈ ప్రత్యేకమైన కోడ్ గాడ్జెట్లను ఏర్పాటు చేసి మరియు అవసరమైన ఇన్పుట్ను రూపొందించి Y స్ట్రింగ్లో ఉంచబడుతుంది మరియు చివరికి Y ముద్రించబడుతుంది కాబట్టి ఇది ప్రత్యేకమైన python స్క్రిప్ట్ ఇక్కడ గాడ్జెట్లు అమర్చబడ్డాయి మరియు input vm ఫైల్ చివరికి సృష్టించబడుతుంది కాబట్టి మనము ఈ tut2ను రన్ చేయండి దీనికి ఈ హానికరమైన ఇన్పుట్ input vm ఇవ్వండి మరియు GLBలో విలువ 3628800 అని మనము చూస్తాము ఇది తప్పనిసరిగా 10 యొక్క విలువ అని మీరు ధృవీకరించగలరు కాబట్టి ఈ కోడ్లోని ఒక సమస్య ఏమిటంటే 10 ముద్రించబడిన తర్వాత సెగ్మెంటేషన్ లోపం వస్తుంది మరియు దీనికి కారణం ప్రోగ్రామ్ మంచి నిష్క్రమణతో సురక్షితమైన మార్గంలో ముగించబడలేదు కాబట్టి నేను ఒక అసైన్మెంట్ను లేదా చాలా కఠినమైన సవాలును ఇస్తాను ఈ కోర్సులో చాలా కష్టమైన సవాళ్ళలో ఒకటి ఈ ప్రత్యేకమైన కోడ్ను ROP గాడ్జెట్ మనోహరమైన రీతిలో ముగించే విధంగా సవరించడం ధన్యవాదాలు